కెమికల్ ఇంజనీరింగ్లో బేసిక్ ప్రిన్సిపుల్స్ మరియు క్యాలిక్యులేషన్స్ పై భారీ ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు స్వాగతం రియాక్టివ్ సిస్టమ్లపై ఎనర్జీ బాలన్స్ లను మేము ఉదాహరణలతో చర్చించాము ఈ లెక్చర్ లో మేము కొన్నిఉదాహరణలతో హీట్ అఫ్ కంబషన్ తో ఎనర్జీ బాలన్స్ గురించి చర్చిస్తాము మునుపటి లెక్చర్ లలో మేము ఎనర్జీ బాలన్స్ ను హీట్ అఫ్ రియాక్షన్ తో వివరించాము మరియు విభిన్న ఉదాహరణలతో విశ్లేషించాము మునుపటి లెక్చర్ లో ఫేజ్ చేంజ్ లేని సందర్భంలో ప్రయోగాత్మకంగా పొందిన హీట్ అఫ్ రియాక్షన్ నుండి హీట్ అఫ్ ఫార్మేషన్ ని లెక్కించడానికి ఆ ఈక్వెషన్ని ఇచ్చారు పర్టికులర్ రియాక్షన్ లలో పాల్గొనే కంపౌండ్స్ హీట్ అఫ్ ఫార్మేషన్ ఆధారంగా హీట్ అఫ్ రియాక్షన్ ని వివరించారు హీట్ అఫ్ రియాక్షన్ గురించి ఒక పర్టిక్యూలర్ వ్యవస్థలలో వాటి ఆపరేటింగ్ పరిస్థితి ఆధారంగా ఎలా లెక్కించవచ్చో కూడా వివరించాము రిఫరెన్స్ టెంపరేచర్ నుండి ఒక సర్టెన్ టెంపరేచర్ కు టెంపరేచర్ మారుతున్నప్పుడు ఇచ్చిన హీట్ అఫ్ రియాక్షన్ ని ఎలా లెక్కించాలి రియాక్షన్ మరియు ప్రొడక్ట్స్ కంపోనెంట్స్ హీట్ అఫ్ ఫార్మేషన్ ఆధారంగా హీట్ అఫ్ రియాక్షన్ ని లెక్కించవచ్చు టెంపరేచర్ చేంజ్తో రియాక్టన్స్ మరియు ప్రొడక్ట్స్ యొక్క సెన్సిబిల్ హీట్ చేంజ్ను పొందండి ఎంథాల్పీలలోని ఈ తేడాలతో పాటు స్టాండర్డ్ కండీషన్స్ లో హీట్ అఫ్ రియాక్షన్ ని కూడా జోడించాలి కాబట్టి ఈ సూత్రాల ఆధారంగా మేము ఇప్పటికే ఈ విషయాలన్నీ వివరించాము మరియు మునుపటి లెక్చర్ లో విభిన్న ప్రయోగాల మరియు విభిన్న ఉదాహరణల ఆధారంగా విశ్లేషించాము ఈ లెక్చర్ లో మేము స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ గురించి చర్చిస్తాము కార్బన్ డయాక్సైడ్కార్బన్ మోనాక్సైడ్ మరియు కంబషన్ తరువాత విలువైన ప్రొడక్ట్స్ లను పొందడానికి మాకు అనేక కంబషన్ రియాక్షన్ ఉన్నాయి స్టాండర్డ్ కండిషన్ లో స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ ని ఎలా లెక్కించాలి స్టాండర్డ్ కంబషన్ ఎంథాల్పీ అంటే స్టాండర్డ్ థర్మోడైనమిక్ పరిస్థితులలో అదనపు ఆక్సిజన్ సమక్షంలో 1 మోల్ రియాక్టెంట్ పూర్తిగా కాలిపోయినప్పుడు ఏర్పడే ఎంథాపి చేంజ్ i అని పిలువబడే ఒక స్పెసిస్ ఉంటే స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ Hciచూపిస్తుంది ఇది 25 డిగ్రీల సెల్సియస్ మరియు 1అట్మాస్ఫెర్ స్టాండర్డ్ కండిషన్ లో ఆక్సిజన్తో 1 మోల్ స్పెసిస్ i యొక్క పూర్తి కంబషన్ తో సంబంధం ఉన్న ఎంథాల్పీ చేంజ్ ఇప్పుడు పూర్తి కంబషన్ ఏమిటి పూర్తి కంబషన్ కోసం అన్ని కార్బన్లను కార్బన్ డయాక్సైడ్ వాయువుగా మార్చడం జరుగుతుంది మరియు ప్రధాన కంపోనెంట్స్ లోని హైడ్రోజన్ నీటిగా మార్చబడుతుంది కాల్చవలసిన ఫీడ్ కంపోనెంట్స్ లలో సల్ఫర్ ఉంటే అది పూర్తి కంబషన్ తర్వాత సల్ఫర్ డయాక్సైడ్ గా మారుతుంది అదేవిధంగా నైట్రోజన్ నైట్రోజన్ డయాక్సైడ్ గా మారుతుంది ఈ విధంగా ఏదైనా కాంపౌండ్ ల పూర్తి కంబషన్ ఉన్నప్పుడు హీట్ అఫ్ కంబషన్ ఎలా ఉండాలి మరియు దానిని ఎలా లెక్కించాలి పర్టిక్యూలర్ రియాక్షన్ లో పాల్గొనే కాన్స్టిట్యూయెంట్స్ ల హీట్ అఫ్ ఫార్మేషన్ నుండి ఆ స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ పొందబడుతుంది స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ని ప్రోడక్ట్ మరియు రియాక్టెంట్ ఎంథాల్పీల మధ్య వ్యత్యాసంగా లెక్కిస్తారు ఇది హీట్ అఫ్ ఫార్మేషన్ ఇక్కడ రియాక్టెంట్ మరియు ప్రోడక్ట్ రెండూ 25 డిగ్రీల సెల్సియస్ మరియు 1 అట్మాస్ఫెర్ వద్ద స్టాండర్డ్ కండీషన్స్ లలో ఉంటాయి ఆ సూత్రాల ప్రకారం ఈ ఈక్వెషన్ ద్వారా రియాక్షన్ యొక్క స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ని లెక్కిస్తున్నారు అన్ని ప్రొడక్ట్స్ కంపోనెంట్స్ యొక్క స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ అన్ని రియాక్టెంట్ కంపోనెంట్స్ యొక్క స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ ఇది స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ కు సమానం ఈ రియాక్షన్ నుండి స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ లెక్కించబడుతుంది రియాక్షన్ లో పాల్గొనే రియాక్టెంట్ కంపోనెంట్స్ మీకు తెలిస్తే స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ని ఇలా లెక్కించవచ్చు ఇప్పుడు ఆ కంపోనెంట్స్ లకు స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ ఎంత రియాక్టెంట్ లోని కాన్స్టిట్యూయెంట్స్ కంబషన్ కారణంగా రియాక్టన్స్ యొక్క స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ ఎంథాల్పీ చేంజ్ కు సమానం అదేవిధంగా స్పెసిఫిక్ కంబషన్ ఎంథాల్పీ ఉన్నప్పుడు ప్రొడక్ట్స్ కాన్స్టిట్యూయెంట్స్ మొత్తం ఎంథాల్పీ చేంజ్ ఎంత స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ నుండి ఆ హీట్ అఫ్ రియాక్షన్ ని లెక్కించవచ్చు స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ నుండి స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ని లెక్కించే పద్ధతి ఇదే ఇక్కడ కూడా అదే విధంగా కాన్స్టిట్యూయెంట్స్ యొక్క స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ నుండి స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ని లెక్కించవచ్చు కానీ ఈ సందర్భంలో మీరు రియాక్టన్స్ నుండి ఈ ఎంథాల్పీ చేంజ్ ను తీసివేయబోతున్నారని గుర్తుంచుకోవాలి స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ నుండి లెక్కించబడుతుంది అప్పుడు మీరు ప్రొడక్ట్స్ సైడ్ నుండి ఆ రియాక్టన్స్ యొక్క స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ని తీసివేస్తున్నారు స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ నుండి స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ కి నెగెటివ్ గా ఉంటుంది కాబట్టి ఈ ఈక్వెషన్ని ఉపయోగించి మీరు స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ నుండి స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ని సులభంగా లెక్కించవచ్చు మీరు ఈ ఫార్మాట్ ని గుర్తుంచుకోవాలి మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఇండివిడ్యుఅల్ కాన్స్టిట్యూయెంట్స్ లేదా ఆ రియాక్షన్ యొక్క ఇండివిడ్యుఅల్ కాన్స్టిట్యూయెంట్స్ లకు స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ ఎంత స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ నుండి స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ను లెక్కించడానికి ఇది సరళమైన మార్గం ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం సాలిడ్ కార్బన్ హైడ్రోజన్ వాయువుతో చర్య జరుపుతుంది ఇది మీకు C5H12 ను క్విడ్ ఫామ్ లో ఇస్తుంది కార్బన్ హైడ్రోజన్ మరియు పెంటేన్ లను కాల్చడం ద్వారా వాటి స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ ని ప్రయోగాత్మకంగా నిర్ణయించవచ్చు ఇప్పుడు స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ నుండి స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ని లెక్కించవచ్చు కాబట్టి స్టాండర్డ్ కండీషన్స్ లో ΔHRxnరియాక్టన్స్ ప్రొడక్ట్స్ ఇది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి కాబట్టి 5స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ కంబషన్ కోసం మనం c వ్రాస్తున్నాము ఫార్మేషన్ కోసం మనం f వ్రాస్తున్నాము కాబట్టి ΔHc కాన్స్టిట్యూయెంట్స్ లకు స్టాండర్డ్ కండీషన్స్ లో ఉంటుంది ఇక్కడ రియాక్టెంట్లు c అంటే సాలిడ్ కార్బన్రియాక్టెంట్ వైపు ఇతర హైడ్రోజన్ కాన్స్టిట్యూయెంట్స్ స్టోయికియోమెట్రిక్ కోఎఫిసిఎంట్ 6 కాబట్టి 6ΔHస్టాండర్డ్ కండీషన్స్ లో హైడ్రోజన్ వాయువు కంబషన్ ఈప్రోడక్ట్ కి స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ ఇది పెంటనే C5H12 ఇది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది ఈ ఈక్వెషన్ నుండి అన్ని కాన్స్టిట్యూయెంట్స్ స్టాండర్డ్ హీట్ అఫ్ కాంబినేషన్ నుండి స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ను లెక్కించవచ్చు ఏదైనా రియాక్టన్స్ లేదా ప్రొడక్ట్స్ కంబషన్ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం కార్బన్ డయాక్సైడ్ నీరు సల్ఫర్ డయాక్సైడ్ అనుకుందాం అప్పుడు వాటి హీట్ అఫ్ కంబషన్ సున్నాకి సమానం సహజంగా ఉన్న వాయువు లేదా ఏదైనా పదార్థాల హీట్ అఫ్ ఫార్మేషన్ సున్నాకి సమానం అదేవిధంగా ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ నీరు మరియు సల్ఫర్ డయాక్సైడ్ వంటి కంబషన్ ప్రొడక్ట్స్ హీట్ అఫ్ కంబషన్ సున్నా ఇప్పుడు c కి బదులుగా స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ f అవుతుంది కానీ ఇక్కడ ఈ సందర్భంలో స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ కోసం మొదటి రియాక్టన్స్ మరియు ప్రొడక్ట్స్ లను పరిశీలిస్తున్నాము కానీ స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ఇక్కడ కంబషన్ ద్వారా హీట్ అఫ్ రియాక్షన్ కు నెగెటివ్ గా ఉంటుంది కాబట్టి మనం దానిని కంబషన్ ప్రకారం వ్రాస్తే ఫార్మేషన్ కి స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ని f గా వ్రాయవచ్చు ఈ ΔH కొరకు మనం c కి బదులుగా f అని వ్రాయవచ్చు ఇక్కడ ప్రోడక్ట్ సైడ్ మొదట వస్తుంది అప్పుడు ఇది లిక్విడ్ ఫామ్ లో C5H12 5ΔH సాలిడ్ కార్బన్ 6ΔH ఇది స్టాండర్డ్ కండిషన్ లో ఈ హైడ్రోజన్ వాయువు ఏర్పడటానికి ఈ విధంగా మనం లెక్కించవచ్చు ఇక్కడ ఇది ప్రాథమికంగా రియాక్టన్ట్ మరియు ఇక్కడ ఇది కంబషన్ నుండి స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ఇక్కడ వాస్తవానికి ఇది ఒక ప్రోడక్ట్ ఇక్కడ ఇది మీ రియాక్టన్ట్ మీరు దీన్ని ఇలా తీసివేయవచ్చు ఈ విధంగా మీరు వ్రాయవచ్చు కాబట్టి ఇది స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ఇది హీట్ అఫ్ కంబషన్ మరియు హీట్ అఫ్ ఫార్మేషన్ నుండి పొందబడుతుంది అవి ఏ సంబంధం కలిగి ఉన్నాయి ఇక్కడ ΔHrxn అంటే కంబషన్ ఇది ΔH యొక్క నెగెటివ్ కి సమానంగా ఉంటుంది ఇక్కడ rxn అనేది స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ ఆధారంగా స్టాండర్డ్ కండిషన్ లో రియాక్షన్ తరువాత మేము మరొక ఉదాహరణ తీసుకుంటాము స్లైడ్లో ఇచ్చిన ఈ రియాక్షన్ కు స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ మరియు స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ నుండి మీరు ఈ క్రింది విధంగా స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ను లెక్కించాలి ఈ సందర్భంలో ఇథనాల్ ఆక్సిజన్తో చర్య జరుపుతుంది ఇది కంప్లీట్ కంబషన్ తర్వాత కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని ఇస్తుంది ఇథనాల్ కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి హీట్ అఫ్ ఫార్మేషన్ వరుసగా 277 63 393 51 మరియు 285 84 ఇథనాల్ యొక్క హీట్ అఫ్ కంబషన్ 1366 91 కాబట్టి దీని ఆధారంగా మీరు ఈ స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ ఆధారంగా స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ఏమిటో లెక్కించాలి ఇది కంబషన్ రియాక్షన్ కాబట్టి మొదట మనం రియాక్టన్స్ మరియు ప్రోడక్ట్ సైడ్ అన్ని కాన్స్టిట్యూయెంట్స్ యొక్క స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ కోసం ఇచ్చిన ఈ విలువ ఆధారంగా స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ఏమిటో తెలుసుకోవాలి స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ నుండి మొదట జవాబును లెక్కించవచ్చు ΔHrxn ఒక మోల్కు కిలోజౌల్లో స్టాండర్డ్ కండిషన్ లో ఇవ్వబడుతుంది అది ఇక్కడ సమానంగా ఉంటుంది మొదట మనం ప్రోడక్ట్ సైడ్ పరిగణించాలి ప్రోడక్ట్ సైడ్ మనం దీనిని 3 285 84 నీటి యొక్క స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్2 393 51కార్బన్ డయాక్సైడ్ అని వ్రాయవచ్చు ఆ కంపోనెంట్స్ లకు స్టాండర్డ్ కండిషన్ లో హీట్ అఫ్ ఫార్మేషన్ కాబట్టి తదనుగుణంగా రియాక్టెంట్ వైపు స్టోయికియోమెట్రిక్ కోఎఫిసిఎంట్ ఇవ్వబడుతుంది ఇథనాల్ కు ఇది 1 కాబట్టి మనం 1 277 63 ఇథనాల్ స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ 3ఆక్సిజన్ యొక్క స్టోయికియోమెట్రిక్ కోఎఫిసిఎంట్ అని వ్రాయవచ్చు ఇది సహజంగా సంభవించే కాంపౌండ్ కాబట్టి మీరు దీన్ని సున్నాగా పరిగణించాలి లెక్కల తరువాత ఇది ఒక మోల్కు 1366 9 కిలోజౌల్స్ ఈ విధంగా స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ ఆధారంగా స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ను లెక్కించవచ్చు అదేవిధంగా ఈ విధమైన రియాక్షన్ నుండి మనం స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ లెక్కించవచ్చు ఈ సందర్భంలో కంబషన్ కి స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ΔHrxn కు సమానం ఇది ఫార్మేషన్ యొక్క స్టాండర్డ్ కండిషన్ లో ఉంది మీరు దీన్ని ఇలా పొందవచ్చు లేకపోతే మీరు ఇండివిజుల్ కాన్స్టిట్యూయెంట్స్ యొక్క స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ ఆధారంగా మొత్తం స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ పొందవచ్చు ఇప్పుడు మనం ఇథనాల్ C2H5OH యొక్క స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ పరిశీలిస్తే ఇది ఒక మోల్కు 1366 9 కిలోజౌల్స్ ΔHc ని ఆక్సిజన్ వంటి ఈ రియాక్షన్ లోని ఇతర కంపోనెంట్స్ లకు పరిశీలిస్తే సున్నా గా ఉంటుంది స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ సహజంగా సంభవించే సబ్స్టేన్స్ కనుక ఇలా ఉంటుంది అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ యొక్క ΔHc సున్నా స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ రియాక్షన్ యొక్క సూత్రం ఆధారంగా నీరు యొక్క ΔHc కూడా సున్నా ΔHc రియాక్షన్ rxn కంబషన్ ఇది ΔHc Hci Hci మొదటిది ప్రోడక్ట్ సైడ్ రెండవది రియాక్టన్ట్ సైడ్ క్షమించండి ఇది రియాక్టెంట్ సైడ్ రియాక్టెంట్ ΔHcఇదిస్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ వద్ద ni ఇది వాస్తవానికి ప్రోడక్ట్ సైడ్ వీటి ఆధారంగా మనం ఇక్కడ నుండి మిథనాల్ వంటి రియాక్టర్లను పొందుతున్నామని చెప్పవచ్చు మొదట ఈ ఈక్వెషన్ని వ్రాద్దాం C2H5OH లిక్విడ్ గా3 ఆక్సిజన్ ఇది మీకు 2CO2 ఇస్తుంది ఇక్కడ గ్యాస్3 లిక్విడ్ ఈ సందర్భంలో రియాక్టన్ట్ సైడ్ ఏమిటి ఇవి రియాక్టెంట్ వైపు ఉన్నాయి దీని ప్రకారం మనం ఇక్కడ వ్రాస్తాము ఇది ఇథనాల్ యొక్క మోల్స్ సంఖ్య ఇది ఈ రియాక్షన్ ప్రకారం 1 కనుక ఇది ఇక్కడ ఉంటుంది మరియు ఇథనాల్ కొరకు స్టాండర్డ్ హీట్ అఫ్ కండిషన్ మీకు ఇవ్వబడుతుంది ఇది 1366 9ఇతర కంపోనెంట్స్ అప్పుడు 3ఆక్సిజన్ఇక్కడ ఇది సున్నా ప్రోడక్ట్ సైడ్ కంబషన్ ఎంత ఇది 2 కార్బన్ డయాక్సైడ్ ఇక్కడ మళ్ళీ సున్నా3నీటి కోసం ఇది సున్నా చివరగా సరళీకృతం చేసిన తరువాత ఇది ఒక మోల్కు 1366 9 కిలోజౌల్గా వస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు కంబషన్ రియాక్షన్ ఆధారంగా స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ను లెక్కించవచ్చు మీరు ముందుగా స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ లెక్కించినందున దాని విలువను ఇక్కడ ఉంచండి ఆ విలువ 1366 దీని ప్రకారం ఈ విలువ స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ గా వస్తోంది ఇది ఒక మోల్కు 1366 9 కిలోజౌల్స్ కు సమానం ఈ విధంగా మీరు స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ మరియు స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ ఆధారిత స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ను లెక్కించవచ్చు రెండు సందర్భాల్లో స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ లకు మనకు ఒకే ఫలితాలు వస్తాయి మరొక ఉదాహరణ చేద్దాం ఇప్పుడు స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ ఉపయోగించి ఈథేన్ యొక్క డీహైడ్రోజనేషన్ నుండి స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ను లెక్కించండి ఈ రియాక్షన్ ఇక్కడ ఇవ్వబడింది ఈ సందర్భంలో ఈథేన్ యొక్క డీహైడ్రోజనేషన్ మీకు ఈథేన్ మరియు హైడ్రోజన్ ఇస్తుంది ఇప్పుడు ఈథేన్ ఇథిలీన్ మరియు హైడ్రోజన్ యొక్క స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ మనకు తెలుసు కాబట్టి ఈథేన్ ఇథిలీన్ మరియు హైడ్రోజన్ వాయువులకు ఇవ్వబడుతుంది వాటికి సంబంధించిన హీట్ అఫ్ కంబషన్స్ ఇలా ఉంటాయి ఈ స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ ఆధారంగా మీరు స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ను లెక్కించాలి కంబషన్ రియాక్షన్ కోసం స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ను లెక్కించే సూత్రాన్ని మళ్ళీ వ్రాయవచ్చు ఇది ఈథేన్ C2H6 కు ΔHc మరియు ఈ రియాక్టన్స్ ΔHc ఇథిలీన్ స్టాండర్డ్ కండిషన్ లో C2H4 కంబషన్ΔHc ఇక్కడ హైడ్రోజన్ వాయువు కంబషన్ ఈ సందర్భంలో మనం దాని కాన్స్టిట్యూయెంట్స్ స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ విలువను సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1559 9 ఇది ఈథేన్ కోసం1410 99 ఇది ఇథిలీన్ కోసం 285 84 ఇది హైడ్రోజన్ కోసం కాబట్టి లెక్కింపు తరువాత హీట్ అఫ్ రియాక్షన్ 1 మోల్కు 136 93 కిలోజౌల్స్ ఈ విధంగా మీరు స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ ఆధారంగా స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ను లెక్కించవచ్చు దీనికి మేము మరొక ఉదాహరణ తీసుకుంటాము మీరు స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ డేటా నుండి కింది రియాక్షన్ యొక్క హీట్ అఫ్ రియాక్షన్ ను లెక్కించాలి ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ ఎసిటిక్ ఆసిడ్ తో చర్య జరుపుతుంది ఇది మీకు ఇథైల్ అసిటేట్ మరియు నీటిని ఇస్తుంది ఇక్కడ 1 గ్రాము ఇథనాల్ తీసుకుంటారు 25 డిగ్రీల సెల్సియస్ మరియు 1 అట్మాస్ఫెర్ కండిషన్ వద్ద ఇథనాల్ యొక్క స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ మనకు తెలుసు ఇది ఎసిటిక్ యాసిడ్ కోసం కూడా ఇవ్వబడుతుంది ఇక్కడ ఇథైల్ అసిటేట్ ఇవ్వబడుతుంది ఇది నీటికి సున్నా అవుతుంది కాబట్టి ఈ ఉదాహరణ ఆధారంగా స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ ఎలా లెక్కించాలి ఇక్కడ మళ్ళీ అదే సూత్రాల ప్రకారం మీరు దీన్ని లెక్కించవచ్చు అప్పుడు కంబషన్ ప్రకారం స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ 366 91 ఇది రియాక్టన్స్ కోసం 2274 48 ఇక్కడ ఇది రియాక్టెంట్ సైడ్ ఆపై 871 69నీటికోసంమరియుచివరికిమూడవ బ్రాకెట్ మూసివేయబడింది రియాక్టన్స్ మరియు ప్రొడక్ట్స్ సైడ్ విలువలను సబ్స్టిట్యూట్ చేసిన తరువాత చివరకు లెక్కించిన తరువాత ఇది గ్రాము మోల్కు 35 9 కిలోజౌల్స్గా వస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ నుండి హీట్ అఫ్ రియాక్షన్ విలువను పొందవచ్చు ఇప్పుడు మనం కాన్స్టాంట్ ప్రెజర్ మరియు కాన్స్టాంట్ వాల్యూమ్ వద్ద హీట్ అఫ్ రియాక్షన్ గురించి చర్చిస్తాము ఈ సందర్భంలో స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ మరియు స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ కి షరతు ఏమిటంటే అది ఒక సర్టెన్ ప్రెజర్ మరియు సర్టెన్ వాల్యూమ్ అవుతుంది ఇది క్లోజ్డ్ వెస్సెల్ లేదా ఓపెన్ వెస్సెల్ యూనిట్ సిస్టం అయితే తదనుగుణంగా స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ మరియు స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషన్ ఎలా లెక్కించాలి మరియు ఆ ఆపరేటింగ్ కండిషన్ ఆధారంగా స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ను మరియు స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ ఎలా లెక్కించాలి టెంపరేచర్ చేంజ్ ఉంటే మీరు ఇతర ఆపరేటింగ్ పరిస్థితులలో హీట్ అఫ్ రియాక్షన్ ను లెక్కించవచ్చు మేము లెక్కించిన దాని ఆధారంగా ఆ సెన్సిబిల్ హీట్ చేంజ్ కారణంగా టెంపరేచర్ చేంజ్ ఉంటుంది ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే కాన్స్టాంట్ ప్రెజర్ వద్ద స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ఎలా ఉండాలి మరియు కాన్స్టాంట్ వాల్యూమ్లో స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ఏమిటి ఇప్పుడు కొన్నిసార్లు ఇది ప్రాక్సీమేట్ విశ్లేషణ వంటి కొన్ని కెమికల్ ఇంజనీరింగ్ ఆపరేషన్ లో వర్తిస్తుంది లేదా కాన్స్టాంట్ టెంపరేచర్ మరియు కాన్స్టాంట్ వాల్యూమ్ కాన్స్టాంట్ ప్రెజర్ వద్ద క్లోజ్డ్ సిస్టమ్లోని పార్టికల్స్ యొక్క కొన్ని ఇతర విశ్లేషణలు క్లోజ్డ్ వాల్యూమ్లో కాన్స్టాంట్ వాల్యూమ్ మరియు కాన్స్టాంట్ ప్రెజర్ వద్ద చేసినప్పుడు హీట్ అఫ్ రియాక్షన్ ను ఎలా కనుగొనాలి ఇప్పుడు బాంబు కేలరీమీటర్ లో పొందిన సబ్స్టేన్స్ యొక్క హీట్ అఫ్ రియాక్షన్ ను పరిగణించండి ఇది ప్రాథమికంగా కాన్స్టాంట్ వాల్యూమ్ సిస్టం కానీ ప్రెజర్ కాన్స్టాంట్ గా ఉండదు మరియు ఇది ఒక క్లోజ్డ్ వెస్సెల్ ఇక్కడ ఒక సర్టెన్ కంబషన్ రియాక్షన్ జరుగుతోంది ఈ సందర్భంలో అటువంటి ప్రాసెస్ కోసం బాంబులోని మెటీరియల్ చిత్రంలో చూపబడుతుంది డయాగ్రమ్ లో చూపిన విధంగా ఇది పూర్తిగా సీల్డ్ వాల్యూమ్ ఆ బాంబు లోపల క్రూసిబుల్ ఉంది మరియు ఈ క్రూసిబుల్లో సాలిడ్ పార్టికల్స్ హీట్ ఎనర్జీ సరఫరా వల్ల కాలిపోతాయి ఆ ప్రకారం ఆక్సిజన్ సమక్షంలో ఎనర్జీ ని సరఫరా చేస్తుంది లేకపోతే కంబషన్ ఉండదు ఈ క్లోజ్డ్ సిస్టమ్ యొక్క ఇన్లెట్ నుండి ఆక్సిజన్ సరఫరా అవుతుంది ఈ బాంబు క్యాలరీమీటర్ వ్యవస్థకు ఎయిర్ టైట్ సీలింగ్ ఉంటుంది ఈ వ్యవస్థ వెలుపల కొంత నీరు ఉంటుంది వాటర్ బాత్ లో ఒక సర్టెన్ టెంపరేచర్ నిర్వహించాలి కాన్స్టాంట్ టెంపరేచర్ మరియు వాల్యూమ్ వద్ద ఈ బాంబు కేలరీమీటర్ ద్వారా మీరు కనుగొనవలసిన హీట్ అఫ్ రియాక్షన్ ఏమిటి ఇప్పుడు అటువంటి సిస్టం ల కోసం సాధారణ ఎనర్జీ బాలన్స్ U కు తగ్గుతుంది అంటే ఇది మొత్తం ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఇది Ut2 Ut1 కు సమానం ఇక్కడ ఒక సర్టెన్ సమయ వ్యవధిలో ఈ రియాక్షన్స్ అనుమతించబడతాయి అలాంటప్పుడు సాధారణ ఎనర్జీ బాలన్స్ ఈక్వెషన్ ప్రకారం ఈ సమయ వ్యవధిలో మొత్తం హీట్ ఎనర్జీ మార్చబడుతుంది షాఫ్ట్ వర్క్ పొటెన్షియల్ కైనెటిక్ ఎనెర్జిస్ వంటి కొన్ని ఇతర పదాలు ఉన్నాయి ఇది క్లోజ్డ్ వెస్సెల్ కాబట్టి మెటీరియల్స్ ఫ్లో లేదు మరియు ఏదైనా పంపు లేదా కొన్ని మెకానికల్ డివైసెస్ ల ను ఉపయోగించడం ద్వారా ఈ సిస్టం బాహ్యంగా చేసే శక్తి లేదా పని లేదు కాబట్టి ఆ సందర్భంలో ఎటువంటి పని జరగదు మరియు ఇది బ్యాచ్ వారీగా ప్రక్రియ కాబట్టి మాస్ ఫ్లో రేటు ఉంటుంది ఫ్లో లేనందున ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ చేంజ్ లేదు పొటెన్షియల్ ఎనర్జీ ప్రభావం లేదు ఎందుకంటే ఈ క్రూసిబుల్ లేదా పదార్థం ఒక పర్టిక్యూలర్ స్థానంలో ఉంచబడుతుంది మరియు ఒక పర్టిక్యూలర్ స్థానంలో దానిపై స్థాన మరియు గ్రావిటేషనల్ ప్రభావం ఉండదు అంతిమంగా మేము షాఫ్ట్ వర్క్ ఫ్లో వర్క్ పొటెన్షియల్ మరియు కైనెటిక్ ఎనర్జీ పదాలను నిర్లక్ష్యం చేస్తున్నాము తుది ఎనర్జీ బాలన్స్ ఈక్వెషన్ హీట్ సప్లై మరియు సమయానికి సంబంధించి బాంబు లోపల టెంపరేచర్లో చేంజ్ కారణంగా మొత్తం ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ను మీకు ఇస్తుంది దీని ప్రకారం అక్కడ విడుదలయ్యే హీట్ ఎనర్జీ లేదా ఈ రియాక్షన్ ఆధారంగా ఉత్పత్తి చేయబడిన హీట్ ఎనర్జీ ఏమిటి మీరు దానిని లెక్కించాలి ఇక్కడ Qv అనేది ప్రాథమికంగా బాంబునుండి కాన్స్టాంట్ వాల్యూమ్లో బదిలీ చేయబడే హీట్ హీట్ అఫ్ రియాక్షన్ స్టడీ స్టేట్ ఫ్లో కేలరీమీటర్ లో నిర్ణయించబడిందని అనుకుందాం పోజిషన్ 1 వద్ద ఫ్లూయిడ్ ఎంటరింగ్ మరియు ఓపెన్ ప్రాసెస్ యూనిట్ సిస్టం పోజిషన్ 2 వద్ద ఫ్లూయిడ్ ఏక్సిటింగ్ వ్యవస్థను హారిజాంటల్ గా ఉంచితే మరియు షాఫ్ట్ వర్క్ లేకపోతే అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది లేదా మీరు సున్నా చూడవచ్చు మరియు కైనెటిక్ ఎనర్జీ సున్నా కాబట్టి ఆ సందర్భంలో ప్రక్రియ కాన్స్టాంట్ ప్రెజర్ వద్ద జరిగితే సాధారణ ఎనర్జీ బాలన్స్ ΔHQp కి తగ్గుతుంది ఇక్కడ p సఫిక్స్ లో ఉంది కాబట్టి HQp ఇక్కడ Qp అనేది కాన్స్టాంట్ ప్రెజర్ వద్ద ఫ్లో కేలరీమీటర్ నుండి బదిలీ చేయబడిన హీట్ ఇప్పుడు మనం Qp నుండి Qv ను తీసివేసి ఇంటర్నల్ ఎనర్జీ తో ఎంథాల్పీ యొక్క సంబంధాన్ని ఇలా ఉపయోగిస్తే HU pV మనకు లభిస్తుంది అప్పుడు మనం Qp Qv ను తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ ΔHH2 H1 ఇది స్టేట్ 1 నుండి స్టేట్ 2 వరకు ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఫ్లో వర్క్ t2 వద్ద H-pV మరియు t1 వద్ద H-pV ఈ కండిషన్ లో t2 నుండి t1 వరకు బ్యాచ్ కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఎంథాల్పీ చేంజ్ బాంబు క్యాలరీమీటర్తో చుట్టుముట్టబడిన వాటర్ బాత్స్ టెంపరేచర్కు తగిన సర్దుబాటుతో ఈ ప్రక్రియలోని అవుట్లెట్ మరియు ఇన్లెట్ మధ్య ఎంథాల్పీ వ్యత్యాసానికి సమానంగా ఉంటుంది అలాంటప్పుడు టెంపరేచర్ కాన్స్టాంట్ ఉంటే Ht2 Ht1H2 H1 మనం మళ్ళీ Qp Qv వ్రాయవచ్చు v సఫిక్సలో ఉంది ఇది కాన్స్టాంట్ వాల్యూమ్ వద్ద హీట్ ని సూచిస్తుంది ఇక్కడ Qp QvpV t1 వద్ద pV t2 వద్ద ఇది t2 మరియు t1 ఇంటర్వెల్ మధ్య ఉంటుంది ఈ ఈక్వెషన్ నుండి కండిషన్ 2 నుండి కండిషన్ 1 వరకు ఫ్లో వర్క్ ని మనం లెక్కించవచ్చు ఆ కాన్స్టాంట్ ప్రెజర్ మరియు కాన్స్టాంట్ వాల్యూమ్ ఆధారంగా హీట్ ఎనర్జీ చేంజ్ ఏమిటి ఇప్పుడు ఈ ఈక్వెషన్ యొక్క కుడి వైపున విశ్లేషించడానికి ఈ సందర్భంలో మనం సాలీడ్స్ మరియు లిక్విడ్ కోసం Δpv చేంజ్ చాలా తక్కువ అని అనుకోవచ్చు మరియు విస్మరించవచ్చు కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ప్రొడక్ట్స్ లేదా రియాక్టన్స్ గా ఉండే వాయువులు మాత్రమే ఈ చేంజ్ పరిగణనలోకి తీసుకుంటాయి సింప్లిసిటీ కోసం వాయువులు ఐడీఎల్ గా భావించబడతాయి అప్పుడు కాన్స్టాంట్ టెంపరేచర్ వద్ద pVnRT వ్రాయవచ్చు అప్పుడు ఆ pV యొక్క గ్రేడియంట్ ఏమిటి అది మోల్స్ యొక్క గ్రేడియంట్ పై ఆధారపడి ఉంటుంది ఇది Δn చే సూచించబడుతుంది కాబట్టి ΔpVΔnRT ఇక్కడ ఈ టెంపరేచర్ కాన్స్టాంట్ గా ఉంచబడుతుంది మరియు R యూనివర్సల్ గ్యాస్ కాన్స్టాంట్ కాబట్టి ఈ ఈక్వెషన్ ఆధారంగా మేము Qp QvΔnRT ను వ్రాయవచ్చు అనగా కాన్స్టాంట్ ప్రెజర్ మరియు కాన్స్టాంట్ వాల్యూమ్ ఆధారంగా హీట్ ఎనర్జీ ని మార్చడం ఈ ఈక్వెషన్ కాన్స్టాంట్ ప్రెజర్ ఎక్స్పరిమెంట్ మరియు కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రయోగానికి మధ్య హీట్ అఫ్ రియాక్షన్ లకు వ్యత్యాసాన్ని ఇస్తుంది ఇలాంటి సందర్భాలకు ఒక ఉదాహరణ చేద్దాం ఈ సందర్భంలో కాన్స్టాంట్ ప్రెజర్ వద్ద మరియు 25 డిగ్రీల సెల్సియస్ వద్ద కింది రియాక్షన్ కు కాన్స్టాంట్ వాల్యూమ్లో యొక్క హీట్ అఫ్ రియాక్షన్ ల మధ్య తేడా ఏమిటో మీరు కనుగొనాలి ఇది రియాక్షన్ ప్రకారం జరగవచ్చని అనుకోండి ఈ కార్బన్ పార్టికల్స్ ఆక్సిజన్తో బంధాన్ని పొందుతాయి ఇది బాంబు క్యాలరీమీటర్లోని కార్బన్ మోనాక్సైడ్ వలె మీకు ఉత్పత్తిని ఇస్తుంది కాబట్టి ఈ సందర్భంలో కాన్స్టాంట్ ప్రెజర్ మరియు కాన్స్టాంట్ వాల్యూమ్ వద్ద ఈ మొదటి హీట్ అఫ్ రియాక్షన్ ను ఎలా లెక్కించాలి మీరు దానిని లెక్కించాలి ఈ సందర్భంలో 1 మోల్ సాలిడ్ కార్బన్ ను బేసిస్ గా తీసుకుందాం ఇక్కడ ఉన్న ఫిగర్ ప్రకారం సిస్టమ్ ఒక బాంబు ఇక్కడ Q విలువ ఏమిటో చూద్దాం ఇది బాంబు ద్వారా గ్రహించబడినందున ఇది పాజిటివ్ గా ఉండాలి Qp-QvnRT కాబట్టి ఈ ఈక్వెషన్ ఆధారంగా మనం Qp Qv విలువను పొందవచ్చు ఇప్పుడు దానిని లెక్కించడానికి ముందు మీరు n విలువను తెలుసుకోవాలి కాబట్టి ఈ 1 12 ఇది కార్బన్ ఇది 12 అని మనం చెప్పగలం C ఒక సాలిడ్ మనం ఈ కోఎఫిసిఎంట్ ని పరిగణించలేము Qp Qvn ఇది 12R R విలువ 8 314 ఇది జౌల్స్ పర్ మోల్ లో ఉంటుంది ఇక్కడ KRt t 25 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటుంది కనుక ఇది 298 కెల్విన్ మీరు దానిని మార్చాలి చివరకు ఇది ఒక గ్రామ్ మోల్కు 1239 జూల్ గా వస్తోంది కాబట్టి ఇది Qp Qv కాన్స్టాంట్ ప్రెజర్ మరియు వాల్యూమ్ ఆధారంగా హీట్ యొక్క వ్యత్యాసం ఇది బాంబు నుండి ఇవోల్వ్ అయిన హీట్ 111759 జూల్ అయితే ఈ హీట్ బాంబు నుండి ఉద్భవించింది ఈ ఈక్వెషన్ ప్రకారం మనం ఇక్కడ QpQv1239 అని చెప్పవచ్చు ఇది 111759 ఇది రివర్స్ అందుకే ఇది నెగటివ్1239 కాబట్టి ఇది 110520 జౌల్స్ గా వస్తోంది కాన్స్టాంట్ ప్రెజర్ వద్ద విడుదలయ్యే హీట్ మొత్తం ఇది కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రకారం విడుదలయ్యే హీట్ ఎనర్జీ విలువ 111759 జౌల్స్ Qp లేదా Qv తో పోలిస్తే కరెక్షన్ సైజ్ చాలా తక్కువగా ఉంటుంది మీరు లెక్కించాల్సిన ఈ Qv మరియు Qp ఆధారంగా హీట్ అఫ్ రియాక్షన్ ఎంత ఉండాలి ఏదేమైనా బాంబు క్యాలరీమీటర్ ప్రయోగం నుండి లెక్కించిన హీట్ అఫ్ రియాక్షన్ ఒక పర్టిక్యూలర్ కండిషన్ లో కాన్స్టాంట్ వాల్యూమ్లో Hrxn అది Qvn కు సమానం ఇది ఇక్కడ 111759 ఉంటుంది ఇది కాన్స్టాంట్ వాల్యూమ్ n తో విభజించబడింది n విలువ 1 ఇది కార్బన్ యొక్క గ్రామ్ మోల్కు 111759 జౌల్స్ కు సమానం అది సాలిడ్ అదేవిధంగా ప్రయోగాత్మకంగా పొందిన కాన్స్టాంట్ ప్రెజర్ ఆధారంగా హీట్ అఫ్ రియాక్షన్ ను మనం లెక్కించవచ్చు కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్ వద్ద కంబషన్ రియాక్షన్ నుండి హీట్ అఫ్ రియాక్షన్ యొక్క నివేదించబడిన విలువ ఆ హీట్ అఫ్ రియాక్షన్ యొక్క విలువ HrXn ఒక స్పెసిఫిక్ కండిషన్ లో ఇది Qpnకు సమానం ఇది 110521 కు 1 మోల్ కార్బన్తో విభజించబడింది ఇది సాలిడ్ కార్బన్ గ్రాము మోల్కు 11051 జౌల్స్ కు సమానం ఇది కాన్స్టాంట్ ప్రెజర్ లో ఉంటుంది కాన్స్టాంట్ ప్రెజర్ వద్ద బొగ్గును కాల్చడం నుండి హీట్ విడుదల అయినప్పుడు ఈ విలువ ప్రయోగాత్మకంగా పొందబడుతుంది కాన్స్టాంట్ ప్రెజర్ వద్ద స్పెసిస్ హీట్ అఫ్ రియాక్షన్ ను ఇలా లెక్కించవచ్చు కాన్స్టాంట్ ప్రెజర్ వద్ద మీరు రియాక్షన్ లేదా హీట్ అఫ్ రియాక్షన్ యొక్క విలువను ప్రయోగాత్మకంగా పొందగలిగితే దాని నుండి కాన్స్టాంట్ వాల్యూమ్లో ఉద్భవించిన హీట్ విలువ ఏమిటో మీరు సులభంగా లెక్కించవచ్చు అవి కాన్స్టాంట్ టెంపరేచర్ వద్ద ఐడియల్ వాయువు ఈక్వెషన్ తో సంబంధం కలిగి ఉంటాయి దాని నుండి మనం కాన్స్టాంట్ వాల్యూమ్ మరియుకాన్స్టాంట్ ప్రెజర్ సిస్టం తో ఈ విషయాలను వివరించవచ్చు ఈ విలువలలో దేనినైనా మీకు తెలిస్తే ఈ రియాక్షన్ ద్వారా విడుదలయ్యే హీట్ యొక్క ఇతర విలువను మీరు లెక్కించవచ్చు కాన్స్టాంట్ వాల్యూమ్ సిస్టంకు బదులుగా ఏదైనా ప్రక్రియలో కాన్స్టాంట్ ప్రెజర్ సిస్టం ను సూచించడం ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే ఆ కాన్స్టాంట్ వాల్యూమ్ సిస్టం ను నిర్వహించడం మరియు ప్రయోగం చేయడం చాలా కఠినమైనది కాన్స్టాంట్ వాల్యూమ్ సిస్టం కు సంబంధించి కాన్స్టాంట్ ప్రెజర్ సిస్టం ను నిర్వహించడం సులభం మీరు ఆ రియాక్షన్ ద్వారా విడుదలయ్యే హీట్ ఆధారంగా కాన్స్టాంట్ ప్రెజర్ విలువను కలిగి ఉంటే ఈ ఈక్వెషన్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఈక్వెషన్ యొక్క సంబంధం నుండి కాన్స్టాంట్ వాల్యూమ్ వద్ద రియాక్షన్ ద్వారా ఉద్భవించిన హీట్ ఏమిటో మీరు సులభంగా లెక్కించవచ్చు కొన్నిసార్లు కాన్స్టాంట్ వాల్యూమ్ కండిషన్ లో హీట్ అఫ్ రియాక్షన్ ను తెలుసుకోవడం అవసరం కాబట్టి హీట్ అఫ్ రియాక్షన్ ఆధారంగా హీట్ అఫ్ కంబషన్ ని మేము వివరించాము ఇది కంబషన్ రియాక్షన్ ద్వారా ప్రయోగాత్మకంగా పొందబడుతుంది ఇండివిజుల్ కాన్స్టిట్యూయెంట్స్ యొక్క హీట్ అఫ్ కంబషన్ ఆధారంగా హీట్ అఫ్ కంబషన్ రియాక్షన్ ను కూడా లెక్కించవచ్చు హీట్ అఫ్ కంబషన్ ఆధారంగా హీట్ అఫ్ రియాక్షన్ మీకు తెలిస్తే హీట్ అఫ్ రియాక్షన్ ను లెక్కించవచ్చు కాబట్టి అన్నీ ఒకదానికొకటి సంబంధించినవి మరియు కొన్ని ఉదాహరణలు మీకు ఇవ్వబడ్డాయి పాఠ్యపుస్తకాల్లో ఇచ్చిన కొన్ని ఉదాహరణలను ప్రాక్టీస్ చేయాలని నేను మీకు సూచిస్తాను హీట్ ఎనర్జీ బ్యాలెన్స్ కాన్సెప్ట్ మరియు తదుపరి లెక్కలను అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది తదుపరి లెక్చర్ లో మేము అన్ స్టడీ స్టేట్ కండిషన్ వంటి ట్రాన్సియెంట్ కండిషన్ ఆధారంగా మెటీరియల్ బ్యాలెన్స్ మరియు ఎనర్జీ బ్యాలెన్స్ గురించి మరింత చర్చిస్తాము మెటీరియల్ బ్యాలెన్స్ మరియు ఎనర్జీ బ్యాలెన్స్ ఎలా లెక్కించాలి లేదా చేయాలి మేము తదుపరి మాడ్యూల్ నుండి ఆ విషయాలను చర్చిస్తాము ఈ ఉపన్యాసంలో శ్రద్ధ చూపినందుకు థాంక్స్